కీలక పదాలు కంట్రోలర్ మోటార్ టార్క్ స్టెబిలిటీ యాక్చువేటర్స్ ఫీడ్ బాక్ మరియు డిస్టర్బెన్స్ గుడ్ ఆఫ్టర్ నూన్ మరియు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ కోర్సు యొక్క 11 వ పాఠానికి స్వాగతం ఇప్పటివరకు మనము సెన్సార్ల గురించి నేర్చుకున్నాము కాని యాక్చువేటర్ల గురించి తెలుసుకోవడానికి ముందు ఆటోమేటిక్ కంట్రోల్స్ గురించి తెలుసుకోవడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకున్నాను ప్రధానంగా అనేక యాక్చువేటర్ల నిజానికి క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్ లో ఉంటాయి కాబట్టి యాక్చువేటర్ల గురించి తెలుసుకోవడానికి ముందు ఆటోమేటిక్ కంట్రోల్స్ గురించి తెలుసుకోవడం ఉపయోగపడుతుంది కాబట్టి మనము కొన్ని లెక్చర్ ల కోసం ఆటోమేటిక్ కంట్రోల్స్ తో ప్రారంభిద్దాము మరియు చివరికి యాక్యుయేటర్ల వద్దకు తిరిగి వస్తాము కాబట్టి ఇక మనము చూద్దాం ఈ ఉపన్యాసం ఆటోమేటిక్ కంట్రోల్ పరిచయం గురించి ప్రస్తావిస్తుంది కాబట్టి మనము కొన్ని ప్రాథమిక అంశాలను చర్చించబోతున్నాము మరియు చివరకు PID కంట్రోలర్ అని పిలువబడే ఒక కంట్రోల్ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని చూడబోతున్నాం దాదాపుగా 90 95 అన్నిఇండస్ట్రియల్ కంటిన్యూవస్ కంట్రోల్ లలో PID కంట్రోలర్లు ఉపయోగిస్తారు కాబట్టి మనము దాని గురించి చూడబోతున్నాము కంట్రోల్ యొక్క ఆ నిర్మాణం ఎందుకు చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి అది మన ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి మనం దానిని మరింత వివరంగా చూద్దాం అలాగే మనం ఈ పాఠం యొక్క బోధనా లక్ష్యాలను చూద్దాం కాబట్టి ఈ పాఠం తరువాతఅతడు లేదా ఆమె ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క పనితీరు లక్ష్యాలను అలాగేప్రాథమికంగా ఆటోమేటిక్ కంట్రోల్ ఏమి చేయాలనుకుంటుందో నిర్వచించగలగాలి అలాగే ప్రాథమికంగా ఒక ప్రాసెస్ లో చాలా విలక్షణమైనది ఏమిటి ఇండస్ట్రియల్ ప్రాసెస్ కంట్రోల్ లూప్లో స్థిరత్వం స్టెబిలిటీ మరియు అస్థిరతకు ఇన్ స్టెబిలిటీ మూడు కారణాలు చెప్పండి అలాగే చాలా ముఖ్యమైన పారమీటర్ అయినటువంటి స్టెడీ స్టేట్ ఎర్రర్ గురించి నిర్వచించేలా ఉండాలి అలాగే స్టెడీ స్టేట్ ఎర్రర్ తగ్గించడానికి ఉపయోగించే బేసిక్ స్ట్రెటజీ మరియు ఫిలాసోఫి గురించి చెప్పగలగాలి మరియు అది చేస్తున్నప్పుడు అలాగే ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క ఇతర లక్ష్యాలను ఏమిటంటే డిస్టర్బెన్స్ఎలా నివారించాలి లేదా వాటిని ఎలా పరిష్కరించాలి అంటే అవుట్పుట్పై డిస్టర్బెన్స్ ల ప్రభావాలను ఎలా తగ్గించాలి మరియు ఇవన్నీ మనం చూసేటప్పుడు సహజంగా PID కంట్రోల్ అని పిలువబడే ఒక రకమైన కంట్రోలర్ నిర్మాణానికి దారి తీస్తుంది కాబట్టి ఈ రోజు మనం వీటిని నేర్చుకోవాలనుకుంటున్నాము మనం ఇక ముందుకు వెళ్దాం మొదట ఆటోమేటిక్ కంట్రోల్ లక్ష్యాలను చూద్దాం ఆటోమేటిక్ కంట్రోల్ లూప్ ప్రాథమికంగా ఏమి చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ కంట్రోల్ లూప్ ఉంది మనకు బాగా తెలుసు ఎందుకంటే మనలో చాలా మందికి ఇప్పటికే ఆటోమేటిక్ కంట్రోల్స్పై ఒక కోర్సు చేశాము ఇక్కడ సెట్ పాయింట్ ఉంది ఇక్కడ సెట్ పాయింట్ ఉంది ఒక్క క్షణం నా పెన్ను ఎంచుకుందాం ఇక్కడ సెట్ పాయింట్ మరియు ఇది కంట్రోలర్ ఇది యాక్చువేటర్ ఇది మనము చర్చించినట్లుగా ఇది కంట్రోల్ ఎనర్జీ ని పెంచుతుంది మరియు చివరకు ప్లాంట్ కు ఇన్పుట్ ఇస్తుంది ఇదే ప్లాంట్ ఇది మనం కంట్రోల్ చేయదలచిన అవుట్పుట్ మరియు ఇది సెన్సార్ ద్వారా వచ్చే ఫీడ్ బాక్ ఇది మనకు తెలిసిన ఎర్రర్ అని పిలువబడేది కాబట్టి ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క లక్ష్యం ఏమిటి ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క లక్ష్యం మొదట స్టెబిలిటీ ని కొనసాగించడం దాని అర్థం ఏమిటి మీరు ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట స్థాయిలో అవుట్ పుట్ విలువను హోల్డ్ చేయాలంటే మనము దానిని హోల్డ్ చేయ గలగాలి అవుట్పుట్ కనుమరుగు అయిపోతుందని కాదు లేదా అవుట్పుట్ ఆసిలెట్ చెందుతుందని కాదు కాబట్టి క్వాంటిటీ లు కొన్ని విలువలను చేరుకోవాలని మరియు అక్కడ స్థిరంగా ఉండాలని మనము కోరుకుంటున్నాము దీన్నే స్టెబిలిటీ అంటారు ఈ కోర్సులో మనం ఏమైనప్పటికీ ఎక్కువ గణిత రూపాన్ని కలిగి ఉండము కాబట్టి ఇది స్టెబిలిటీ యొక్క ప్రాథమిక ఆలోచన కాబట్టి లూప్లోని సిగ్నల్స్ స్టేబుల్ గా ఉండాలని మనము కోరుకుంటున్నాము అవి నిరంతరం అలా తిరుగుతూ ఉండకూడదు ఇది ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క చాలా ముఖ్యమైన లక్ష్యం ముఖ్యంగా అంతర్గతంగా అస్థిరంగా ఉండే ప్రాసెస్ ల కోసం ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం ఇది లేకుండా మనం ప్రాసెస్ ను రన్ చేయలేము తరువాతిది ఏమిటంటే మనము కోరుకున్న చోట అవుట్పుట్లను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచగలమని మీరు నిర్ధారించుకోగలిగితే అవుట్పుట్ సెట్ పాయింట్లను ఫాలో అవ్వాలని మనము కోరుకుంటున్నాము ఇప్పుడు సెట్ పాయింట్ అనేది మనం గుర్తించినట్లుగా ఇది సమయం యొక్క ఫంక్షన్ మరియు ఈ అవుట్పుట్ కూడా సమయం యొక్క ఫంక్షన్ కాబట్టి టైమ్ యొక్క ఈ ఫంక్షన్ సాధ్యమైనంత దగ్గరగా ఈ ఇంకో టైమ్ యొక్క ఫంక్షన్ను పోల్చి ఉండాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి మనం ఈ సాన్నిహిత్యాన్ని ఎలా చెప్తాము సాధారణంగా ఈ సెట్ పాయింట్ చాలా తరచుగా మన స్టెప్ ఫంక్షన్స్ అంటే అవి కాలక్రమేణా ఇలా మారుతాయి కాబట్టి ఇది విలక్షణమైనది ఇది r మరియు ఇది t అలాగే వారు స్టెప్ జంప్స్ తీసుకుంటారు మళ్ళీ వాల్యూస్ ని ఉంచుతారు కాబట్టి మనము సాధారణంగా ఈ రకమైన స్టెప్ రెస్పాన్స్ గురించి మాట్లాడుతున్నాము ఈ రకమైన సెట్ పాయింట్స్ కాబట్టి మనండిగ్రీ ఆఫ్ యాక్యూరసీ ని ఈ రకమైన సెట్ పాయింట్లకు సంబంధించి చెప్పాలంటే y r కి దగ్గరగా ఉండొచ్చు స్టెడీ స్టేట్ ఎర్రర్ రైజ్ టైమ్ సెట్ట్లింగ్ టైమ్ లాంటి వివిధ రకాలైన క్వాంటిటీ లను వ్యక్తపరుస్తాము మనము ఇంకా ఎక్కువగా చూడాల్సి ఉంటుంది కాబట్టి వీటిని వివరంగా చూడండి కాబట్టి నిజానికి కాబట్టి ఇది రెండవ ప్రాథమిక ముఖ్యమైన పాయింట్ సెట్ పాయింట్ను అనుసరించటం తరువాతి ముఖ్యమైన విషయం ఏమిటంటే డిస్టర్బెన్స్ రిజెక్ట్ చేయటం అవుట్పుట్ ఒకసారి 'r' కి దగ్గరగా వచ్చినప్పటికీ ఈ ప్రాసెస్ లో అనేక ఎక్ష్టెర్నల్ సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయి ఇవి మన నియంత్రణలో లేవు కాబట్టి చాలా తరచుగా సంభవించే అవుట్పుట్ డిస్టర్బెన్స్ లేదా లోడ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి అక్కడ యాక్చుయేటర్ నుండి ఇన్పుట్ డిస్టర్బెన్స్ ఉండవచ్చు మీకు హైడ్రాలిక్ యాక్యుయేటర్ ఉంటే ముఖ్యమైన విషయాలలో ఇది ఒకటి జరుగుతుంది యాక్యుయేటర్ ప్రాథమికంగా ఒక యాంప్లిఫైయర్ అని చూడండి ఇది పవర్ ను ఆంప్లిఫై చేస్తుంది కాబట్టి ఏదైతే పవర్ ను ఆంప్లిఫై చేయగలదో అది ఏదైనా సాధారణంగా పవర్ సోర్స్ను కలిగి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు హైడ్రాలిక్ యాక్చు వేటర్ ఆయిల్ ప్రెషర్ సోర్స్ కలిగి ఉంది ఇప్పుడు ఆయిల్ ప్రెషర్ మారితే అది యాక్చు వేటర్ ఇన్పుట్ కు ఒక డిస్టర్ బెన్స్ అవుతుంది అదేవిధంగా మీరు మాన్యుఫ్యాక్చరింగ్ ని తీసుకుంటే ఏమి జరుగుతుంది ఉదాహరణకు మీరు రోలింగ్ తీసుకుంటున్నారని అనుకుందాం కాబట్టి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు రోల్స్ యొక్క వేగాన్ని మరియు రోల్స్ యొక్క గ్యాప్ ను కంట్రోల్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఒక మెటల్ బార్ వచ్చినప్పుడు ఇక్కడరోల్స్ తిరుగుతున్నాయి కాబట్టి అది వచ్చి రోల్ ను పట్టుకున్నప్పుడు వెంటనే అక్కడ దీనిపై విపరీతమైన టార్క్ డిమాండ్ ఉంటుంది కాబట్టి అది ఆ టార్క్ ఉదాహరణకు చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది ఇది ఆధారపడి ఉండే విషయాలలో ముఖ్యమైనది ఒకటి బార్ యొక్క ఉష్ణోగ్రత ఇది నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని లోడ్ డిస్టర్బెన్స్ అంటారు అదేవిధంగా మనం సెన్స్ చేయ దలిచిన ఏదైనా మనకు వివిధ రకాల కొలతల్లో ఉంటుంది అవి నాయిస్ బయాస్ సరే అలాగే విద్యుదయస్కాంత నాయిస్ ఎలెక్ట్రోస్టాటిక్ నాయిస్ కాబట్టి అవిఫీడ్ బాక్ డిస్టర్బెన్స్ కాబట్టి ఇక్కడ వేరు వేరు రకాలుగా లూప్లో ఎప్పటికప్పుడు పనిచేసే వివిధ రకాల డిస్టర్బెన్స్ ఉన్నాయి ఇవి ఈ అవుట్పుట్ను r నుండి దూరంగా తరలించగలవు కాబట్టి కంట్రోలర్ యొక్క పని r నుండి దూరమయ్యే ప్రతిసారీ r కు తిరిగి వచ్చే తగిన ఇన్పుట్ను ఉత్పత్తి చేయడమే కంట్రోలర్ జాబ్ కాబట్టి తద్వారా డిస్టర్బెన్స్ లను తిరస్కరించడం అనేది ఆటోమేటిక్ కంట్రోలర్ ల యొక్క ఇంకొక ప్రధాన లక్ష్యం కాబట్టి స్టెబిలిటీ కొనసాగించ డానికి సెట్ పాయింట్ను ఫాలో అవండి మరియు డిస్టర్బెన్స్ తిరస్కరించండి ఇవి ఆటోమేటిక్ కంట్రోల్ యొక్క మూడు ప్రధాన లక్ష్యాలు కాబట్టి మనం స్టెబిలిటీ గురించి కొంత వివరంగా చూద్దాం కాబట్టి ఈ స్టెబిలిటీ అనే అంశంపై కొంత స్పష్టత గా చూద్దాం కాబట్టి మొదట ఆ కారణంగా మీకు ఎప్పుడు అస్థిరత ఇన్ స్టెబిలిటీ ఉంటుంది ఎప్పుడంటే కాస్ ఎఫెక్ట్ ని కలిగిస్తుందో మరియు ఎఫ్ఫెక్ట్స్ కాస్ ని కలిగిస్తుందో అప్పుడు మనకి అస్థిరత్వం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఒక విలక్షణమైన కేసు ఉందని అనుకుందాం నేను మీకు ఒక సాధారణ ఉదాహరణ ఇస్తాను మీ దగ్గర విలోమ పెండ్యూలమ్ ఉందని అనుకుందాం ఇక్కడ పెండులమ్ హింజ్ కు కట్టబడి ఉంది సరే కాబట్టి పెండులమ్ దాని వెర్టికల్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు మీరు కనుక మీరు కొంచెం పుష్ ఇస్తే పెండులమ్ కు ఈ వైపు ఇస్తే అప్పుడు పెండులమ్ ఈ స్థానానికి వస్తుంది ఇక్కడ ఒక యాంగిల్ ఉండడం వలన అది ఇక్కడకు వచ్చి ఉంది ఇప్పుడు నిలువుగా క్రిందికి పనిచేస్తున్న గురుత్వాకర్షణ శక్తి ఈ విధంగా ఒక రకమైన శక్తి ని దీని మీద కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ భాగం కారణంగా ఈ పెండులమ్ మరింత కదులుతుంది మరియు ఈ స్థానానికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కాస్ వలన ఒక ఎఫెక్ట్ వస్తుంది అది ఆ పైన మరింత టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఇది మరింత ఎఫెక్ట్ ఉత్పత్తి చేస్తుంది అది మరి కొంత ఎఫెక్ట్ ఉత్పత్తి చేస్తుంది మరియు అందువల్ల ఇది స్టేబుల్ పొజిషన్ కాదు ఇది అస్థిర స్థానం సరే కాబట్టి ఇది స్టెబిలిటీ యొక్క ప్రాథమిక దృగ్విషయం మరియు వివ్విధ రకాలైన ప్రవాహాలు ఉష్ణోగ్రతలు కదలికలు కూడా ప్రతి వేరియబుల్ లోనూ డిస్ ప్లేస్మెంట్ కలుగ చేస్తాయి కాబట్టి ఇది స్టెబిలిటీ యొక్క ప్రాథమిక భావన కాబట్టి తదుపరి పాయింట్ ఏమిటి అప్పుడు అస్థిరమైన ప్రతిస్పందన ఏమిటి నా ఉద్దేశ్యం మీరు ఎలా చేస్తారు అవి సాధారణంగా ఎలా వర్గీకరించబడతాయి ఉదాహరణకు ఒక అస్థిర ప్రతిస్పందన అంటే అన్ స్టేబుల్ రెస్పాన్స్ యొక్క రెండు విలక్షణ ప్రదర్శనలు ఉన్నాయి ఉదాహరణకు ఓపెన్ లూప్లో ఉంటే ప్లాంట్ ఓపెన్ లూప్లో పనిచేయదు అప్పుడు అవుట్పుట్ స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్కు సాచ్యురేట్ అవుతుంది విలక్షణ ఉదాహరణ ఏమిటి కాబట్టి మన దగ్గర ఒక విలక్షణమైన ఉదాహరణ ఉందని అనుకుందాం మనకు ఇండక్షన్ మోటార్ టార్క్ స్పీడ్ కర్వ్ కేసు ఉందని చెపుకున్నాం కాబట్టి మనం చదువుకున్నాం ఈ వైపు స్పీడ్ మరియు ఈ వైపు టార్క్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల రూపంలో కాబట్టి టార్క్ స్పీడ్ కర్వ్ సాధారణంగా ఇలానే కనిపిస్తుంది మరియు అది లోడ్ లక్షణం లోడ్ లక్షణం ఇలా కనిపిస్తుంది అని చెప్పండి కాబట్టి వేగం పెరిగే కొద్దీ లోడ్ టార్క్ డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది లోడ్ అయితే ఇది లోడ్ టార్క్ స్పీడ్ యొక్క లక్షణం కాబట్టి ఇప్పుడు మనం ఈ మోటారును ఈ లోడ్ కు కనెక్ట్ చేసి ఆపై మోటారును ఆన్ చేద్దామని అనుకుందాం ఏమి జరగబోతోంది మొదట్లో ఈ కేస్ లో చెప్పండి నిజానికి మోటారు ప్రారంభం కానందున ఈ టార్క్ పెద్దది కాబట్టి మనం చూపించేది మనం చేయవలసింది ఏమిటంటే టార్క్ సరిగ్గా ఇక్కడకు వస్తుందని మనము అనుకుంటాము పెన్ నేను దాన్ని మళ్ళీ ఇక్కడ తాకవలసి ఉంది అది ఈ మోడ్లో ఉంది నేను దానిని పెన్సిల్కు తాకాలి ఆపై దాన్ని సరైన రంగుకు తాకినట్లు కాబట్టి లోడ్ లక్షణం ఇలా ఉంటుంది మరియు దాని కంటే మోటారు లక్షణాలు అనుకుందాం సరే మోటారు లక్షణం ఈ మార్గం ద్వారా అని అనుకుందాం మోటారు లక్షణం ఇది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఆపరేటింగ్ పాయింట్ను పరిశీలిస్తే ఇక్కడ మోటారు టార్క్ మరియు లోడ్ టార్క్ ఒకటే అనుకుందాం కనుక ఇది స్టేబుల్ ఆపరేటింగ్ పాయింట్ మోటారు తగినంత టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అయితే ఈ విధంగా చెప్పండి లోడ్ వేగం కొద్దిగా మారితే మరియు మోటారు ఈ స్థానానికి వెళితే ఇప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఉత్పత్తి చేయబడిన టార్క్ ఇచ్చిన లోడ్ టార్క్ కంటే ఎక్కువ ఆకుపచ్చ కర్వ్ లో చూపించినట్టుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు అదనపు టార్క్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అదనపు టార్క్ ఏమి చేస్తుంది ఇది మోటారు వేగాన్ని పెంచుతుంది కాబట్టి ఇప్పుడు మోటారు ఈ దశకు వెళుతుంది ఇక్కడ అది మరింత అదనపు టార్క్ కలిగి ఉంటుంది చివరికి అది ఈ సమయంలో సెటిల్ అవడానికి సెట్ అవుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో మళ్ళీ చూస్తారు మోటారు ఉత్పత్తి చేసిన టార్క్ వాస్తవానికి లోడ్ టార్క్ తో సమానంగా ఉంటుంది కానీ ఈ సమయంలో ఇప్పుడు మీరు ఏదైనా వేగాన్ని పెంచుకుంటే మరియు అది ఈ దశకు వస్తే నా డాట్ కూడా మారుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మోటారు ఈ పాయింట్ నుండి ఈ దశకు మారితే వెంటనే ఏమి జరుగుతుందంటే ఉత్పత్తి చేయబడిన టార్క్ నిజానికి లోడ్ టార్క్ అవసరానికన్నా కిందకు పడిపోతుంది కాబట్టి మోటారు దాని పాత ఆపరేటింగ్ పాయింట్కి తిరిగి వెళ్తుంది ఆలాగే నిజానికి ఇది స్థిరమైన మరియు అస్థిర ఓపెన్ లూప్ ఆపరేటింగ్ పాయింట్ మధ్య తేడా ఇలాంటి అస్థిర డాట్ మీరు దాని నుండి దూరంగా కదల్చితే అది మరింత దూరం కదులుతుంది దాని నుండి దూరంగా చివరకు స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్కు వెళ్ళి స్థిరపడుతుంది ఇది మోటారు చేస్తున్నది మరోవైపు మీరు ఈ స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్ నుండి అది కదిలితే అది తిరిగి ఆ ఆపరేటింగ్ పాయింట్కు రాబోతుంది ఇది వెంటనే కదలదు కాబట్టి ఇది జరగబోతోంది ఇదే నేను చెప్పేది ఇప్పుడు ఏమి జరుగుతుందో కానీ ఈ ధోరణి కానీ మీరు ఎప్పుడైనా లేదా మీరు కంట్రోలర్ను ఉపయోగిస్తుంటే కంట్రోలర్ యొక్క జాబ్స్ లో ఒకటి ఈ అన్ స్టేబుల్ ఆపరేటింగ్ లూప్ పాయింట్ల చుట్టూ ఒక ప్రణాళికను ఆపరేట్ చేయడం అందుకే కంట్రోల్ చాలా చాలా సందర్భాలలో ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ప్రాసెస్ కంట్రోల్ లో విమానాలలో మరియు మోటారులో కూడా కాబట్టి ఇది ఏమి చేస్తుందంటే పాత ఉదాహరణ తీసుకొని ఇప్పుడు టార్క్ స్పీడ్ కర్వ్ ఈ పాయింట్ చుట్టూ ఉంటే అది ఇక్కడ పనిచేస్తుంటే ఇప్పుడు కంట్రోల్ అది కదులుతున్నట్లయితే అది దూరంగా కదులుతుంది కానీ ఇప్పుడు కంట్రోలర్ నిజానికి కంట్రోలర్ ఏమి చేస్తుందంటే అది నియంత్రిస్తుంది అప్పుడు ఇది మోటారు టెర్మినల్ వోల్టేజ్ మరియు అది నిజానికి టార్క్ ను తగ్గిస్తుంది తద్వారా అది వస్తుంది కనుక ఇది తిరిగి వస్తుంది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా కదిలే ధోరణి ఉంటుంది కాబట్టి మళ్ళీ కంట్రోలర్ దానిని పైకి కదిలిస్తుంది కాబట్టి కంట్రోల్ లో స్థిరమైన ఆపరేటింగ్ పాయింట్కు శాచ్యురేట్ అవుతుంది ఓపెన్ లూప్ యొక్క ఈ ధోరణి నిజానికి కంట్రోలర్ చే నిరోధించబడుతుంది కాబట్టి అన్ స్టేబుల్ లూప్ నుండి ప్రతిసారీ అది స్టేబుల్ బిందువుకు వెళుతుంది కానీ కంట్రోలర్ దాన్ని వెనక్కి నెట్టివేస్తుంది అప్పుడు మనము ఇతర ఆపరేటింగ్ పాయింట్కి వెళ్తాము మరియు కంట్రోలర్ దాన్ని తిరిగి వెనక్కి నెట్టివేస్తుంది కాబట్టి ఇది ఇక్కడ జరుగుతుంది ప్లాంట్ ఎప్పుడూ వెళ్లిపోడానికి ప్రయత్నిస్తుంటే మరియు కంట్రోలర్ దానిని వెనక్కి నెట్టివేస్తుంది కాబట్టి మీకు ఆసిలేటింగ్ రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి సాధారణంగా క్లోజ్డ్ లూప్ అవుట్పుట్ నిరంతర ఆశిలేషన్ చూపించే అన్ స్టేబుల్ రెస్పాన్స్ విషయంలో ఇది జరుగుతుంది కనుక ఇది కూడా ఒక రకమైనఇన్ స్టెబిలిటీ కాబట్టి మీరు సాధారణంగా ఒక ప్లాంట్ను ఓపెన్ లూప్ లేదా క్లోజ్డ్ లూప్న లో ఆపరేట్ చేసేటప్పుడు మీరు కనుగొన్నది ఇది కాబట్టి మరియు మీరు ఉష్ణోగ్రతలు పారిపోయే ఎక్సోథర్మిక్ రియాక్టర్ల నుండి ఉదాహరణలను తీయవచ్చు విమానాలు తరచుగా చాలా అస్థిరంగా ఉంటాయి లేదా నేను ఇచ్చిన ఉదాహరణ వంటి మోటార్లు మీకు ఉండవచ్చు కాబట్టి ఏమైనా చెప్పాలంటే మీరు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉపయోగించి అస్థిర ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఒక ప్లాంట్ను ఆపరేట్ చేయవచ్చు ప్రాథమికంగా మీరు ఫీడ్బ్యాక్ కంట్రోల్ సాధించారు ఇది ప్లాంట్ను స్టేబుల్ గా ఆస్టేబుల్ పాయింట్లో నిర్వహిస్తుంది దాని ఓపెన్ లూప్ లక్షణం ప్రకారం అస్టేబుల్ గా ఉండే పాయింట్ అది ఫీడ్బ్యాక్తో స్టేబుల్ గా పనిచేస్తుంది ఏదేమైనా ఫేజ్ లాగ్స్ వంటి వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు ఫీడ్ బాక్ సానుకూలంగా మారుతుంది కాబట్టి ఆ సమయంలో అభిప్రాయం వెంటనే సానుకూలంగా మారినప్పుడు మేము ఆశీలేషన్స్ మరియు ఇన్ స్టెబిలిటీ యొక్క ఇతర లక్షణాలను కలిగి ఉండటం ప్రారంభిస్తాము కాబట్టి గుణాత్మకంగా మాట్లాడితే ఇదే సాధారణంగా ఇది జరుగుతుంది ఇప్పుడు చూడండి లూప్లలో ఇన్ స్టెబిలిటీ కు మూడు ప్రధాన కారణాలను చూద్దాం ఇది ఫీడ్బ్యాక్ లూప్లో ఎలా జరుగుతుంది కాబట్టి ఈ లూప్లోని ఈ అన్ స్టెబిలిటీలో ఫీడ్బ్యాక్ యొక్క కారణాలు ఏమిటి బదులుగా స్టెబిలిటీ లేదా అన్ స్టెబిలిటీ రెండు విషయాల వల్ల సంభవిస్తుందని మనకు తెలుసు మొదట ఈ లూప్ చుట్టూ ఉన్న మొత్తంఫేజ్ 180˚ కన్నా తక్కువ ఉండాలి లేకపోతే అది 180˚ కి చేరుకుంటే ఆ సమయంలో నెగెటివ్ ఫీడ్ బాక్ పాజిటివ్ ఫీడ్ బాక్ అవుతుంది రెండవ విషయం ఏమిటంటే 180˚ ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉంటే సరిపోదు మనకు తగినంత లూప్ గెయిన్ ఉండాలి అదే కారణం చివరకు ఎఫెక్ట్ పెంచాలి మరియు దాని ప్రభావం కూడా మీకు కావలసి ఉంటుంది మీకు కావలసినంత ఎక్కువ లూప్ గెయిన్ కూడా కావాలి కాబట్టి ఈ రెండు ప్రధాన కారణాలు ఏమిటంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఫేజ్ లాగ్ 180 లేదా 180 కన్నా తక్కువ ఉండాలి నిజానికి ఆశిలేషన్ మొదలవుతుంది మరియు ఆ ఫ్రీక్వెన్సీ లో గెయిన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఫేజ్ లాగ్ కారణాలు ఏమిటి ఎలా పెరుగుతుంది కాబట్టి సెన్సార్ ఇన్పుట్ మరియు ప్లాంట్ అవుట్పుట్ మధ్య డిలే ఉంటే ఫేజ్ లాగ్ అనేక విధాలుగా పెరుగుతుంది ఉదాహరణకు మీరు ఇంతకు మునుపు చూశాము మనము ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకుంటున్నట్లు మీరు చూస్తారు కానీ కొన్ని కారణాల వల్ల మీరు అలాంటి అవుట్పుట్ తీసుకుంటే కంట్రోల్ చేయ దలిచిన అవుట్పుట్ మరియు ఈ సిగ్నల్ మధ్య టైమ్ డిలే ఉంది ఇది మీరు తిరిగి ఇచ్చే సిగ్నల్ కాబట్టి డిలే తేలికగా అన్ స్టెబిలిటీ ను సృష్టించగలదు మరియు ఇది అస్థిరతకు ప్రధాన కారణాలలో ఇది ఒకటి కాబట్టి ఇది ఏదో ఒకటి తరువాత ఒక్క క్షణం సరే కాబట్టి అదేవిధంగా కంట్రోలర్ అవుట్పుట్లు మరియు ప్లాంట్ ఇన్పుట్ల మధ్య డిలే ఉండవచ్చు కాబట్టి చాలా తరచుగా జరుగుతుంది కాబట్టి డిలే ఉండవచ్చు ఈ సమయంలో ఇలాంటి డిలే బ్లాక్ అయి ఉండవచ్చు అప్పుడు కూడా డిలేస్ ఉన్నాయి ఓవరాల్ డిలే ప్రాథమికంగా మనం చూడవలసిన ప్రతిసారీ డిలే ఏమిటి అది ఈ పాయింట్ మరియు ఈ పాయింట్ మధ్య ఏ డిలే లేదా ఫేజ్ లాగ్ ఫేజ్ లూప్ డిలే కనుక ఇది ఇక్కడ ఉండవచ్చు ఇది ఇక్కడా ఉండవచ్చు అది ఇక్కడ కూడా ఉండవచ్చు ఇది ఏ సమయంలోనైనా కావచ్చు లేదా సెన్సార్లో కూడా ఉండవచ్చు మీకు తెలుసు కొన్నిసార్లు ఆటోమేటిక్ కంట్రోల్ సెన్సార్లు ను ప్రాసెస్ చేస్తుంది అని మీకు తెలుసు ఆన్లైన్ అనలైజర్ లు అనేవి యక్చువల్ గా సెన్సర్ లో వచ్చే డిలే లను కూడా గుర్తిస్తాయి ఇది ఇన్పుట్ను గ్రహించడంలో కాదు నేరుగా ఇక్కడ నుండి ఇవ్వబడుతుంది కానీ ఈ యూనిట్ డిలే ను కలిగిస్తుంది అది కూడా సాధ్యమే కాబట్టి ఈ లూప్ చుట్టూ ఎక్కడైనా మీకు డిలే ఉంటే అది ఇన్ స్టెబిలిటీ కు కారణం తదుపరిది డిలే కాకుండా ఈ ప్రాసెస్ లో మీకు వివిధ రకాల టైమ్ కాంస్టంట్ లు ఉండవచ్చు ఉదాహరణకు మీరు టైమ్ కాంస్టంట్ లను వీటిలో అలాగే నిజానికి అవి ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటాయి ఉదాహరణకు సెన్సార్ మనము దీనిని తరచుగా యూనిటీ ఫీడ్బ్యాక్గా తీసుకుంటాము కానీ ఇది ఎప్పుడూ యూనిటీ ఫీడ్బ్యాక్ కాదు దీనికి దాని స్వంత టైమ్ కాంస్టంట్ కూడా ఉన్నాయి ఇందు వలన సెన్సార్ నిజానికి సాధారణంగా హౌసింగ్లో జాకెట్కు వ్యతిరేకంగా ఉంచబడుతుంది కాబట్టి అలాంటివి టైమ్ కాంస్టంట్ లకు కారణమవుతాయి అదేవిధంగా ఒక యాక్చువేటర్ అయితే మనం కొన్నిసార్లు మన ఐడియల్ కోణం లో కంట్రోలర్ అవుట్పుట్ నేరుగా ప్లాంట్కు వెళుతుందని అనుకుంటాము కాని ఇది నిజానికి ప్లాంట్కు వెళ్ళదు ఇది యాక్చువేటర్ లోని పవర్ యాంప్లిఫికేషన్ ద్వారా వెళుతుంది ఇది దాని స్వంత డిలే ను ప్రేరేపిస్తుంది కాబట్టి అక్కడ డిలే ఉండవచ్చు ప్లాంట్ లో డిలే ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ టైమ్ కాంస్టంట్లు మరియు డిలే కూడా ఇన్ స్టెబిలిటీ కు కారణమవుతాయి కాబట్టి ప్రాసెస్ లూప్లో ఇన్ స్టెబిలిటీ కు ఇవి ప్రధాన కారణాలు